ఈ మాడ్యూల్కు స్వాగతం మరియు ఈ మాడ్యూల్లో అసలు ఫోటోరేసిస్ట్ అంటే ఏమిటో మనం అర్థం చేసుకుందాం గత మాడ్యూల్లో మనం వేఫర్ ను ఎలా ఉపయోగించవచ్చో చూసాము మరియు ఫోటోలిథోగ్రఫీని నిర్వహించడానికి ఉన్న దశలు ఏమిటి మొదట వేఫర్ ను తీసుకొని శుభ్రంచేయాలి వేఫర్ ను శుభ్రపరిచిన తరువాత కావలసిన ఫోటోరేసిస్ట్ నమూనాను పొందడానికి మీరు అనేక దశలను నిర్వహించాలి ఆ దశలు ఏమిటి గుర్తు తెచ్చుకుందాం మొదటి దశ వేఫర్ ని శుభ్రపరచడం వేఫర్ ని శుభ్రపరచిన తరువాత మీరు వేఫర్ ను డీహైడ్రేట్ చేయాలి అంటే మీరు వేఫర్ ను ప్రీబేక్ చేసి ఆపై ప్రైమర్ పూత ను HMDS తో చేయాలి తదుపరి దశ మీరు ఫోటోరేసిస్ట్ ను స్పిన్ కోట్ చేయాలి ఫోటోరిసిస్ట్ స్పిన్ కోట్ తరువాత మీరు సాఫ్ట్ బేక్చేయాలి సాఫ్ట్ బేక్ అంటే తొంభై డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద వేడి ప్లేట్లో ఒక నిమిషం సమయం వరకు ఉంచే ప్రక్రియ తదుపరి దశ మాస్క్ ను అలైన్ మరియు ఎక్స్పోజ్ చేయడానికి తీసుకోవాలి ఇప్పుడు మీరు వేఫర్ ను అభివృద్ధి చేయాలి ఫోటోరేసిస్ట్ ను పొందటానికి ఫోటోరేసిస్ట్ డెవలపర్తో వేఫర్ ను అభివృద్ధి చేయండి తదుపరి దశ హార్డ్ బేక్ హార్డ్ బేక్120 డిగ్రీల వద్ద ఒక నిమిషం పాటు జరుగుతుంది చివరగా మీరు వేఫర్ను పరిశీలించి వేఫర్పై ఫోటోరేసిస్ట్ యొక్క ప్యాటర్న్ ను పరిశీలించాలి మనంఅక్కడ వరకు కవర్చేసాము ఈ తరగతిలో ఫోటోరేసిస్ట్ అంటే ఏమిటో చూద్దాం స్క్రీన్కు దగ్గరగా గమనిస్తే మీరు ఫోటోరేసిస్ట్ ని ఉపయోగించడం యొక్క ప్రాథమిక మూలసూత్రాన్ని అర్థం చేసుకోవచ్చు ఫోటోరేసిస్ట్ ఒక పాలిమర్ మరియు ఇది ఘన సేంద్రియ పదార్థం దీని ప్రయోజనం ఏమిటంటే డిజైన్ ప్యాటర్న్ ను వేఫర్ ఉపరితలానికి బదిలీ చేయడానికి దీనిని ఉపయోగించవచ్చు మీరు చక్కగా అవగాహన చేసుకోడానికి ఇది ఒక ఉదాహరణతో వివరించబడింది చివరగా ఇది UV కాంతికి గురయ్యే ఫోటో కెమికల్ ప్రతిచర్య కారణంగా ఫోటో ద్రావణీయతను మారుస్తుంది అంటే మనకు Z ప్యాటర్న్ ఉంటే మరియు నేను దానిపై సానుకూల ఫోటోరేసిస్ట్ను ఉపయోగిస్తే అప్పుడు వేఫర్పై బహిర్గతం చేయని ప్రాంతం ఫోటోరేసిస్ట్ విషయంలో రక్షించబడుతుంది నేను మళ్ళీ Z ప్యాటర్న్ను ఉపయోగిస్తే మరియు ఈసారి నేను దానిపై ప్రతికూల ఫోటోరేసిస్ట్ను ఉపయోగిస్తే అప్పుడు Z మినహా ప్రతి ఇతర ప్రాంతాన్ని నేను బహిర్గతం చేస్తాను తెరపై ఉన్న డ్రాయింగ్ దీన్ని బాగా వివరిస్తుంది బహిర్గతం చేయబడిన ఈ ప్రాంతం మినహా ప్రతిదీ బలంగా ఉంటుంది మరియు బహిర్గతం చేయని ప్రాంతం బలహీనంగా ఉంటుంది మనం పొందుతున్నది సానుకూల ఫోటోరేసిస్ట్కు పూర్తిగా వ్యతిరేకం అని మీరు ఇక్కడ చూడవచ్చు కాబట్టి ఈ సందర్భంలో ఫోటోరేసిస్ట్ బహిర్గతమయిన ప్రాంతం ఎచ్ చేయబడింది అంటే నేను ఒకవేళ దీనిని మాస్క్గా కలిగి ఉంటే మరియు ఫోటోరేసిస్ట్ పూసిన నలుచదరపు మాస్క్ను కలిగి ఉంటే ఇప్పుడు నేను పాజిటివ్ ఫోటోరేసిస్ట్ మరియు బ్రైట్ ఫీల్డ్ మాస్క్ని ఉపయోగిస్తే అప్పుడు పొందే ఫలితం మాస్క్ పై ప్యాటర్న్గా ఉంటుంది మీరు తెరపై గమనించ వచ్చు నేను ఆక్సిడైజ్డ్ సిలికాన్ వేఫర్ ను పాజిటివ్ ఫోటోరేసిస్ట్తో కోట్ చేసాను నేను సబ్స్ట్రేట్లో పాజిటివ్ ఫోటోరేసిస్ట్ను ఉపయోగిస్తే మరియు నాకు Z లాగా కనిపించే మాస్క్ ఉంటే నేను ఇలాంటి ప్యాటర్న్ ను అలాగే ఉంచుతాను నేను ప్రతికూల ఫోటోరేసిస్ట్తో మాస్క్ ని ఉపయోగిస్తే మాస్క్ కు వ్యతిరేకం మనకు లభిస్తుంది అంటే ఇక్కడ మరొక పరంగా బహిర్గతం చేయని ప్రాంతం మీరు Z పై ఉన్న ప్రాంతాన్ని బహిర్గతం చేయకపోతే బహిర్గతమైన ప్రదేశం బలోపేతం అవుతుంది ఈ సందర్భంలో ప్రతికూల ఫోటోరేసిస్ట్ Z కింద ఈ ప్రాంతం బహిర్గతం చేయదు బహిర్గతం కాని ప్రాంతం బలహీన పడింది అందువల్ల బహిర్గతం కానిప్రాంతం నుండి ఫోటోరేసిస్ట్ఎచ్ చేయబడిందని మీరు చూడవచ్చు బహిర్గతం కాని ప్రాంతం క్రింద ఉన్న ఫోటోరేసిస్ట్ బలంగా మారుతుందని మరియు ప్రతికూల ఫోటోరేసిస్ట్ విషయంలో బహిర్గతం కాని ప్రాంతం బలహీనంగా మారుతుందని ఇక్కడ మీరు చూడవచ్చు కాబట్టి ఇది మీ సానుకూల మరియు ప్రతికూల ఫోటోరేసిస్ట్ యొక్క ఉదాహరణ ఇది మీ సానుకూల మరియు ప్రతికూల ఫోటోరేసిస్ట్ యొక్క ఉదాహరణ ఇప్పుడు ఇది జరుగుతుంది ఎందుకంటే ఇది UV కాంతిని బహిర్గతం చేసినప్పుడు ఫోటోకెమికల్ ప్రతిచర్య కారణంగా ఫోటో ద్రావణీయతను మారుస్తుంది ఇది ఫోటోసెన్సిటివ్ కాబట్టి అందువల్ల దీనిని ఫోటోరేసిస్ట్ అని పిలుస్తారు మీరు ఫోటోరేసిస్ట్ను ఎలా ఉపయోగించవచ్చో మరియు నా వద్ద బ్రైట్ ఫీల్డ్ మాస్క్ ఉంటే ఏమి జరుగుతుందో నేను మీకు ఇక్కడ ఒక ఉదాహరణ చూపించాను ఇప్పుడు మనం తదుపరి దశకు వెళ్దాం కాబట్టి మనం ఫోటోరేసిస్టర్ను ఎలా కోట్ చేయవచ్చు నేను స్క్రీన్ను క్లియర్ చేస్తున్నాను తద్వారా మీరు బాగా చూడగలరు ఫోటోరేసిస్ట్ లో అధిక ఎచ్ రెసిస్టన్స్ మరియు మంచి ఎడ్హెషన్ ఉండాలి ఇవి ఫోటోరేసిస్ట్ యొక్క రెండు ప్రధాన లక్షణాలు కాబట్టి వాక్యూమ్ పంప్కు అనుసంధానించబడిన వాక్యూమ్ చక్పై వేఫర్ను పెట్టుకుంటారు వేఫర్ వాక్యూమ్ చక్ మీద ఉంచబడుతుంది మరియు ఈ రెండింటిని వాక్యూమ్ పంపుతో అనుసంధానించడం ద్వారా ఈ వాక్యూమ్ సృష్టించబడుతుంది కాబట్టి అప్పుడు మనం ఒక డ్రాపర్ ఉపయోగించి ఫోటోరెసిస్ట్ను పంపిణీ చేయాలి డ్రాపర్ ఒకఫెన్నెల్ వంటిది మరియు మీరు ఫోటోరేసిస్ట్ తీసుకోవచ్చు మరియు మీరు ఫోటోరెసిస్ట్ను ఈ వేఫర్ పైకి పంపిణీ చేయవచ్చు సుమారు 3 నుండి 5 మి లీ వాల్యూమ్ ప్రారంభంలో తీసుకోవాలి యూనిఫామ్ కోటింగ్ కలిగి ఉండటానికి మనం స్లో స్పిన్తో 500 ఆర్పిఎమ్ వద్ద ప్రారంభిస్తాము ఇక్కడ ఆర్పిఎమ్ రొటేషన్ పర్ మినిట్ అప్పుడు మనం దానిని 1000 నుండి 5000 ఆర్పిఎమ్ వరకుపెంచుతాము సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ చేత స్పిన్ కోట్ చేయబడుతుంది మరియు నాణ్యత కొలత సమయం మనం సమయం పెంచితే మందం తగ్గుతుంది మరియు వేగం పెంచితే మందం తగ్గుతుంది ఫోటోరేసిస్ట్ యొక్క యూనిఫామిటీ మరొక విషయం కాబట్టి మనం ఫోటోరేసిస్ట్ లాంటి కోట్ చేసేటప్పుడు పరిగణించవలసిన అంశాలు చాలా ఉన్నాయి కావలసిన మందం ఏమిటి ఒకవేళ మందం ఎక్కువగా ఉంటే నేను తక్కువ ఆర్పిఎమ్ వద్ద కోట్ ను స్పిన్ చేయాలి మరియు మందం తక్కువగా ఉంటే నేను అధిక ఆర్పిఎమ్ వద్ద కోట్ ను స్పిన్ చేయవచ్చు నాకు యూనిఫాం ఆర్పిఎమ్ ఉంటే మరియు నేను సమయం పెంచుకుంటే మందం తగ్గుతుంది లేదా పెరుగుతుంది పిఆర్ యూనిఫామ్లీ కోట్ ఉందా లేదా మరియు కణాలు మరియు లోపాలు ఉన్నాయా లేదా అనే ఈ విషయాలన్నీ మనం ఫోటోరేసిస్ట్ ఉపయోగించినప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి ఇప్పుడు అనేక రకాల నెగెటివ్ ఫోటోరేసిస్ట్ ఉన్నాయి మరియు మనం SU 8 గురించి విన్నాము అలాగే AR N 4200 4300 మరియు 4400 కూడా ఉన్నాయి షిప్లీ అనే సంస్థ నుండి పాజిటివ్ ఫోటోరేసిస్ట్ అందుబాటులో ఉంది అలాగే AZ 3312 కూడా ఉంది ఫోటోరెసిస్టులు రెండు రకాలు ఒకటి పాజిటివ్ మరొకటి నెగెటివ్ పాజిటివ్ ఫోటోరేసిస్ట్ కోసం చూపబడిన మాస్క్ ఇక్కడ ఉంటే మనం అదే ప్యాటర్న్ ను నిలుపుకుంటాము ఈ ప్రక్రియ కి వ్యతిరేకంగా నెగెటివ్ ఫోటోరేసిస్ట్ లో జరుగుతుంది అంటే ఇది మాస్క్ అని మీరు భావిస్తే మరియు మొత్తం వేఫర్ ను ఫోటోరేసిస్ట్తో కోట్ చేస్తే ఆ ప్రాంతం మాత్రమే రక్షించబడుతుంది అంటే ఈ ప్రాంతంలో మాత్రమే ఫోటోరేసిస్ట్ ఉంది ఈ సందర్భంలో ప్రతిచోటా ఈ ప్రాంతం మినహా ఫోటోరేసిస్ట్ ఉంది మీరు ఒకదానికొకటి ఖచ్చితంగా రెండు వేర్వేరు ప్యాటర్న్ లను చూస్తారు మరియు అందుకే దీనికి పాజిటివ్ మరియు నెగెటివ్ అని పేరు పెట్టారు కాబట్టి సాఫ్ట్ బేకింగ్ చేయడం వల్ల ప్రయోజనం ఏమిటో చూద్దాం సాఫ్ట్ బేకింగ్ ఫోటోరేసిస్ట్ ద్రావకాల పాక్షిక బాష్పీభవనానికి సహాయపడుతుంది అప్పుడు రెండవ విషయం ఏమిటంటే అది ఎడ్హెషన్ ను మెరుగుపరుస్తుంది అంటే మీరు ఫోటోరేసిస్ట్తో వేఫర్ పై కోట్ వేసిన తర్వాత మీరు సాఫ్ట్ బేకింగ్ చేయాలి హాట్ ప్లేట్లో 90 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ఒక నిమిషం లో ఇది జరుగుతుంది సాఫ్ట్ బేకింగ్ యొక్క ప్రయోజనం ఏమిటంటే ఫోటోరేసిస్ట్ ద్రావకం యొక్క పాక్షిక బాష్పీభవనం జరగడం రెండవ విషయం ఏమిటంటే ఇది ఎడ్హెషన్ ను మెరుగుపరుస్తుంది మూడవది అది యూనిఫామిటీని మెరుగుపరుస్తుంది నాల్గవది అది ఎచ్ రెసిస్టన్స్ను మెరుగుపరుస్తుంది మరియు ఐదవది లైట్ అబ్సర్బన్స్ light absorbance ను ఆప్టిమైజ్ చేస్తుంది మనం సాఫ్ట్ బేకింగ్ చేసేటప్పుడు ఫోటోరేసిస్ట్ యొక్క లక్షణాలను బాగా నిర్వచించవచ్చు సాఫ్ట్ బేకింగ్ కోసం ఈ ఆరు పాయింట్లను బాగా గుర్తుంచుకోవాలి మరోసారి పునరావృతం చేసుకుందాం మొదటిది ఫోటోరేసిస్ట్ ద్రావకాల పాక్షిక బాష్పీభవనం రెండవది ఎడ్హెషన్ మెరుగుదల మూడవది యూనిఫామిటీ ను మెరుగుపరుస్తుంది నాల్గవది ఎచ్ రెసిస్టన్స్ను మెరుగుపరుస్తుంది ఐదవది లైట్ అబ్సర్బన్స్ light absorbance ను ఆప్టిమైజ్ చేస్తుంది ఆరవది సాఫ్ట్ బేకింగ్ చేసేటప్పుడు ఫోటోరేసిస్ట్ యొక్క లక్షణాలను బాగా నిర్వచించవచ్చు రైట్ అందుకే మనం సాఫ్ట్ బేకింగ్ ఉపయోగిస్తాము ఇప్పుడు మాస్క్ అనే మరొక అంశం వస్తుంది మరియు మనం దాని గురించి ఇప్పటికే అధ్యయనం చేసాము మాస్క్ లో రెండు రకాలు ఉన్నాయి ఒకటి బ్రైట్ ఫీల్డ్ మాస్క్ అంటారు మరొకటి డార్క్ ఫీల్డ్ మాస్క్ అంటారు కాబట్టి ఇవి మాస్టర్ ప్యాటర్న్ లు ఇవి వేఫర్లకు బదిలీ చేయబడతాయి మాస్క్ లో ఏ ప్యాటర్న్ ఉన్నా మనం దానిని వేఫర్పైకి బదిలీ చేయవచ్చు మరియు అందుకే వీటిని మాస్టర్ ప్యాటర్న్ లు అంటారు ఎన్ని రకాల మాస్క్ లు ఉన్నాయి ప్రాథమికంగా రెండు రకాలు ఉన్నాయి ఒకటి సోడా లైంపై FecO3 రెండవది క్రోమ్ మాస్క్ ఫీల్డ్ ఆధారంగా బ్రైట్ ఫీల్డ్ మాస్క్ ఉంది మరియు డార్క్ ఫీల్డ్ మాస్క్ ఉంది కాబట్టి ఇక్కడ మీరు చూస్తున్న ప్యాటర్న్ ప్రకాశవంతమైన ఫీల్డ్ మాస్క్ ద్వారా ఉంటుంది మీరు ఇక్కడ చూస్తున్నట్లుగా ఫీల్డ్ ప్రకాశవంతంగా ఉంటుంది ఇక్కడ ఫీల్డ్ ప్రాంతం చుట్టూ మినహా ప్రతిచోటా ప్రకాశవంతంగా ఉంటుంది మరియు అందుకే ఇది ప్రకాశవంతమైన ఫీల్డ్ మాస్క్ మనం ఫోటోరేసిస్ట్ ఉపయోగించి ఫోటోలిథోగ్రఫీని చేయ వచ్చని చూసాము మరియు తరువాత ఫోటోరేసిస్ట్ ల రకాలు చూసాము మనం వేఫర్ ను ఎలా చూడాలో లేదా పరిశీలించాలో కూడా చూశాము సాఫ్ట్ బేకింగ్ ఎందుకు సహాయకరంగా ఉంటుందో మరియు అది ఎలా సహాయపడుతుందో అప్పుడు చూసాము చివరగా ఫోటో మాస్క్లు ఏమిటో చూశాము ఇప్పుడు నేను మీకు బ్రైట్ ఫీల్డ్ మరియు డార్క్ ఫీల్డ్ ఫోటో మాస్క్ చూపించాను మరియు అది ఎలా ఉందో చూపించాను నేను అదే విషయాన్ని పదే పదే చెప్పను ఎందుకంటే బోరింగ్ అవుతుంది కాబట్టి మీరు ఫోటోలిథోగ్రఫీ చేయాలనుకుంటే మీకు వేఫర్ ఉన్నప్పుడల్లా మీకు ఫోటోరేసిస్ట్ ఉండాలి అని మీకు స్పష్టత ఉండాలి మీరు ఏదైనా స్కీమాటిక్ ఏదైనా డిజైన్ను ప్యాటర్న్ చేయాలనుకుంటే మీకు ఫోటోరేసిస్ట్ ఉండాలి కాబట్టి మీరు ఆక్సిడైజ్ సిలికాన్ ఉపరితలం కొన్ని పదార్థాలతో కోటెడ్ అయి ఉంటే మరియు మీరు దానిని ప్యాటర్న్ చేయాలనుకుంటే మీకు ఫోటోరేసిస్ట్ మాస్క్ మరియు UV ఎక్స్పోజర్ అవసరం ఫోటోరెసిస్ట్ను ఎలా ఉపయోగించాలి మరియు ఎలాంటి మాస్క్ లు ఉన్నాయి నేను మీకు చూపించాను ఇప్పుడు మనం వేరే ఉదాహరణ తీసుకుందాము మరియు లోహాన్ని ఉపయోగించి ఫోటోలిథోగ్రఫీ యొక్క పూర్తి ప్రక్రియను మీరు ఎలా చేయగలరో చూద్దాం అప్పుడు మనం మా అభిమాన విషయానికి వెళ్తాము ఇది మాస్ ఫెట్ మీరు మాస్ ఫెట్ యొక్క ఫ్యాబ్రికేషన్ ను అర్థం చేసుకోగలరా అని చూద్దాం కాబట్టి అప్పటి వరకు అబ్బాయిలు మీరు ఈ ప్రత్యేక తరగతిలో నేర్పించిన వాటిని మీరు మళ్ళీ చదవగలరు మనం ఫోటోరేసిస్ట్ను ఎలా ఉపయోగించవచ్చో ఫోటోరేసిస్ట్ రకాలు ఏమిటి మాస్క్ రకాలు ఏమిటి మరియు మనం దానిని ఎలా ఉపయోగించవచ్చో మీరు అర్థం చేసుకుంటారు నేను ప్రకాశవంతమైన క్షేత్రంతో సానుకూల ఫోటోరేసిస్ట్ను ఉపయోగిస్తే నేను చీకటి క్షేత్రంతో సానుకూల ఫోటోరేసిస్ట్ను ఉపయోగిస్తే ఏమి జరుగుతుంది ఏమి జరుగుతుంది నేను బ్రైట్ ఫీల్డ్ తో ప్రతికూల ఫోటోరేసిస్ట్ను ఉపయోగిస్తే మరియు డార్క్ ఫీల్డ్ తో ప్రతికూల ఫోటోరేసిస్ట్ను ఉపయోగిస్తే ఏమి జరుగుతుంది సాఫ్ట్ బేకింగ్ హార్డ్ బేకింగ్ వీటన్నింటినీ మనం కవర్ చేసాము కాబట్టి మన చర్చను తదుపరి తరగతిలో కొనసాగిద్దాం అప్పటి వరకు జాగ్రత్త వహించండి ఆనందించండి